కెమికల్ ఇంజనీరింగ్లో బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలీక్యూలేషన్స్ పై మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం కాబట్టి మనము ప్రాసెస్ వేరియబుల్స్ మరియు రేటు మాడ్యూల్ 2 కింద డిస్కస్ చేస్తున్నాము ఇప్పుడు ఈ మాడ్యూల్ 2 కింద ఈ లెక్చర్ లో ప్రాసెసెస్ రేటు గురించి డిస్కస్ చేస్తాము కాబట్టి ఈ లెక్చర్ లో ఫ్లో రేటు మొమెంటం ట్రాన్స్ఫర్ రేటు హీట్ ట్రాన్స్ఫర్ రేటు మాస్ ట్రాన్స్ఫర్ రేటు మరియు రియాక్షన్ రేటు కూడా ఉంటాయి ఇప్పుడు మునుపటి లెక్చర్ లో టెంపరేచర్ మరియు ప్రెజర్ వంటి డిఫెరెంట్ వేరియబుల్స్ గురించి డిస్క్రైబ్ చేసాము మరియు మనము ఫ్లూయిడ్ స్టాటిక్స్ ఈక్వేషన్ ని కూడా పొందాము దీని ఆధారంగా 2 పాయింట్ల మధ్య ప్రెజర్ డ్రాప్ మానోమీటర్ ద్వారా ఎలా క్యాలిక్యులేట్ చేయబడుతుందో కూడా డిస్కస్ చేసాము మరియు పైపు ద్వారా ఏదైనా ఫ్లో ఉంటే ఆ ఫ్లో రేటును ఎలా మెజర్ చేయాలో కూడా డిస్కస్ చేసాము రోటామీటర్ మరియు ఇతర ఫ్లో మీటర్లు వంటి డిఫెరెంట్ ఫ్లో మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మేము డిస్క్రైబ్ చేసాము మరియు దీని ద్వారా ఆ ఫ్లో రేట్లను ఎలా మెజర్ చేయవచ్చో మేము వివరించాము ఈ లెక్చర్ లో మనము ఆ ఫ్లో రేటును ఎలా ఎస్టిమేట్ వేయాలి మరియు ఫ్లో రేటును ఎలా క్యాలిక్యులేట్ చేయాలో డిస్క్రైబ్ చేయడానికి ప్రయత్నిస్తాము మరియు ప్రాసెస్ యూనిట్ ద్వారా ఆ ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేటప్పుడు మొమెంటం ట్రాన్స్ఫర్ ఎలా ఉండాలి మరియు ఫ్లూయిడ్ సిస్టమ్ లో డిఫరెంట్ కంపోనెంట్స్ ఉంటే మరియు ఫ్లో అనేది కన్విక్టీవ్ లేదా ఇతర ఫ్లో ప్రాసెసెస్ గా ఉందని మనకు తెలిస్తే మరియు అవి హీట్ ని వాస్తవానికి ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు మరియు అదే సిస్టమ్ లో మరియు అదే ఫ్లూయిడ్ లో మరియు అదే మెటీరియల్స్ లోపల ఒక లొకేషన్ నుండి మరొక లొకేషన్ కి ట్రాన్స్ఫర్ చేయబడతాయి అలాగే మాస్ ట్రాన్స్ఫర్ అంటే ఏమిటి ఒక పర్టిక్యూలర్ ఫేజ్ లో ఉన్న ఒక కంపోనెంట్ ని మరొక ప్లేస్ కి ఎలా ట్రాన్స్ఫర్ చేయవచ్చో అది మాస్ ట్రాన్స్ఫర్ గా పరిగణించబడుతుందని మరియు ఆ రేటు ను ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చో డిస్కస్ చేసాము అలాగే చాలా సందర్భాల్లో కెమికల్ ఇంజనీర్ ప్రాసెసెస్ లో రియాక్షన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో రెండు కంపోనెంట్స్ మధ్య మరియు ఆ ప్రోడక్ట్ కంపోనెంట్స్ ఆధారంగా రియాక్షన్ రేటు ఎలా ఉండాలిమరియు రియాక్షన్ రేటు ను ఎలా క్యాలిక్యులేట్ చేయవచ్చో ఇక్కడ డిస్క్రైబ్ చేసాము ఇప్పుడు ఆ ఫ్లో రేట్ల యొక్క పాయింట్ కి వస్తే మొదట మాస్ మరియు వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్లు ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్ మనము ఒక పర్టిక్యూలర్ ప్రాసెస్ యూనిట్ లో కెమికల్ ఇంజనీరింగ్ లేదా బయో కెమికల్ ఇంజనీరింగ్ యొక్క ఏదైనా ప్రాసెస్ ను అనలైజ్ చేయబోతున్నాము మరియు అక్కడ మనము కొన్ని స్ట్రీమ్స్ ఒక పర్టిక్యూలర్ ఫ్లో రేటు వద్ద ప్రాసెస్ యూనిట్కు వస్తాయని చూస్తాము మరియు సిస్టమ్స్ మనకు అవుట్పుట్ ను ఇస్తాయి మరియు సర్టెన్ ఫ్లో రేటుతో ఒక పర్టిక్యూలర్ స్ట్రీమ్గా అవుట్పుట్ వస్తుంది కాబట్టి అవుట్లెట్ పొజిషన్లో ఆ ఫ్లో రేటు మరియు ఇన్లెట్ పొజిషన్ లో ఫ్లో రేటు ఎలా ఉండాలో కూడా మెజర్ చేయాలి మరియు వాస్తవానికి ఈ ఫ్లో రేటు ఆధారంగా ప్రాసెస్ పనితీరు అనలైజ్ చేయబడుతుంది మరియు ఈ ఫ్లో రేటు ఆధారంగా ఆ ప్రాసెసింగ్ యూనిట్ యొక్క డిజైన్ లో అనేక యాస్పెక్ట్స్ ఆధారపడి ఉంటాయి మరియు ఈ ఫ్లో రేట్లు మనకు మాస్ ట్రాన్స్ఫర్ మరియు హీట్ ట్రాన్స్పోర్ట్ వంటి ట్రాన్స్ఫర్ యొక్క డిఫెరెంట్ మెకానిజమ్స్ కి ప్రత్యేకమైన మార్గాన్ని ఇస్తాయి అలాగే ఈ మాస్ ఫ్లో రేటు ప్రాసెస్ యూనిట్ లోపల ఫేజెస్ యొక్క మొమెంటుమ్ ని ఎలా మారుస్తుందో కూడా నియంత్రిస్తుంది మరియు ఆ మొమెంటుమ్ చేంజ్ అనేది ఆ ఎక్విప్మెంట్ ను ప్రాసెస్ చేయడానికి మరియు పర్టిక్యూలర్ సిస్టమ్ ను ప్రాసెస్ చేయడానికి ఎంత ఎనర్జీ అవసరమో కూడా ఇస్తుంది మరియు అనలైజ్ చేయడానికి ఈ మొమెంటం లేదా ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఆధారంగా ఈ ప్రాసెస్ ను ఎలా డిజైన్ చేయవచ్చో ఇస్తుంది కాబట్టి ఆ మాస్ లేదా వాల్యూమెట్రిక్ ప్రోడక్ట్ ఏమిటి కాబట్టి ఫ్లో రేటు అనేది ప్రాసెస్ లైన్ ద్వారా ఒక మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయబడిన ప్రాసెస్ యూనిట్ ద్వారా ఫ్లో అయ్యే ఫ్లూయిడ్ కోసం ఎక్స్ప్రెస్ చేయబడింది మరియు ఆ సందర్భంలో ఆ ఫ్లూయిడ్ యొక్క రేటు ట్రాన్స్ఫర్ అవుతుంది అది ఫ్లో రేటు అని పిలువబడుతుంది మరియు మాస్ ఫ్లో రేటు ని మీరు ఇలా డిఫైన్ చేయవచ్చు మాస్ ఫ్లో రేటు సాధారణంగా ఆ మెటీరియల్ లేదా ఆ ఆబ్జెక్ట్ యూనిట్ టైమ్ లేదా ఆ ఆబ్జెక్ట్ యొక్క ఫ్లో లేదా ఫ్లూయిడ్ యొక్క ఫ్లో కి ఎంత ట్రాన్స్ఫర్ చేయబడుతుందో డిఫైన్ చేయవచ్చు లేదా ఆ సందర్భంలో గ్యాసెస్ ఒక పర్టిక్యూలర్ రేటు తో ఎలా ఫ్లో అవుతాయో మీరు చెప్పవచ్చు కాబట్టిదీనిని ఫ్లో రేటు అంటారు మాస్ పరంగా దానిని మాస్ ఫ్లో రేటు అంటారు మరియు దీనిని వాల్యూమెట్రిక్ ఫ్లో ఆధారంగా ఎక్స్ప్రెస్ చేస్తే దానిని వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ అంటారు మాస్ ఫ్లో రేటు ను సాధారణంగా m డాట్ గా డినోట్ చేస్తారు కాబట్టి ఇక్కడ డాట్ రేటు ను రిప్రజెంట్ చేస్తుంది మరియు అది యూనిట్ టైమ్ కి మాస్ గా డిఫైన్ చేయబడుతుంది మరియు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు యూనిట్ టైమ్ కి వాల్యూమ్ గా డిఫైన్ చేయబడుతుంది అంటే యూనిట్ టైమ్ కి ఫ్లో అయ్యే మెటీరియల్స్ యొక్క వాల్యూమ్ కాబట్టి ఇది వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు అని పిలువబడుతుంది ఇప్పుడు మనము వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ను దాని ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ తో మల్టిప్లై చేయడం ద్వారా ఈ మాస్ ఫ్లో రేటు ను వాల్యూమెట్రిక్ ఫ్లో రేటుvolumetric flow rate తో రిలేట్ చేయవచ్చు అప్పుడు మనము ఆ ఫ్లూయిడ్ యొక్క మాస్ ఫ్లో రేటు ని పొందవచ్చు మరియు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ను పైపు ద్వారా ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ ఆధారంగా కూడా డిఫైన్ చేయవచ్చు ఇక్కడ మాస్ ఫ్లో రేటును వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు గా మార్చవచ్చు మరియు తరువాత వెలాసిటీ పరంగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటుఇది సాధారణంగా పర్టిక్యులర్ ప్రాసెస్ యూనిట్ ద్వారా ఫ్లూయిడ్ యొక్క వెలాసిటీ మనకు తెలిస్తే మరియు పైపు ద్వారా లేదా ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేటప్పుడు పర్టిక్యులర్ ప్రాసెస్ యూనిట్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా మనకు తెలిస్తే అప్పుడు మనము వెలాసిటీ మరియు క్రాస్ సెక్షనల్ ఏరియా పరంగా వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ను పొందవచ్చు కాబట్టి వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు అనేది వెలాసిటీ ఇంటూ క్రాస్ సెక్షనల్ ఏరియా కి సమానం అలాగే మనము వెలాసిటీ ని వాల్యూమెట్రిక్ ఏరియా వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు లలో పొందవచ్చు ఆ వాల్యూమిట్రిక్ ఫ్లో రేటు మరియు క్రాస్ సెక్షనల్ ఏరియా ఆధారంగా వెలాసిటీ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి వెలాసిటీ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు కు సమానంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ఏమిటో క్యాలిక్యులేట్ చేయవచ్చు మరియు ఈ కేసు లో మాస్ ఫ్లో వాల్యూమెట్రిక్ ఫ్లో వంటి నిర్దిష్ట వేరియబుల్స్ పైన మనము ఆ డాట్ ను చూసినప్పుడల్లా గుర్తుంచుకోవాలి కాబట్టి ఆ కేసు లో డాట్ ఇక్కడ m మరియు V పైన రిప్రజెంట్ చేయబడి ఉంది ఇక్కడ స్లైడ్లలో చూపిన విధంగా ఇది ఫ్లో రేటుగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ ఫిగర్ లో చూడండి పైపు ద్వారా ఫ్లో అయ్యే ఫ్లూయిడ్ యొక్క మాస్ రేటు m డాట్ మరియు వాల్యూమెట్రిక్ ఫ్లో రేట్ V డాట్ మరియు దాని యూనిట్ ఫ్లూయిడ్ పర్ సెకండ్ కు kg గా ఉంటుంది మరియు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు సెకనుకు మీటర్ క్యూబ్ అంటే అక్కడ సెకనుకు మీటర్ కాబట్టి ఈ విధంగా మనము ప్రాసెసింగ్ యూనిట్ ద్వారా వచ్చే ఫ్లూయిడ్ యొక్క వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ను క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు దాని యొక్క మరొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ దీనిని మొమెంటం రేటు అని పిలుస్తారు ఇది వాస్తవానికి ఆ ఫ్లూయిడ్ యొక్క మాస్ ఫ్లో రేటు మరియు వెలాసిటీ ని బట్టి ఉంటుంది కాబట్టి మనము డిస్కస్ చేస్తాము ఈ మాస్ లేదా వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఉదాహరణలు చూద్దాం మైనస్ 175 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద నిమిషానికి 2 72 కిలోల చొప్పున ట్యాంక్ నుండి ఐడియల్ ఫ్లోస్ ను కన్సిడర్ చేసుకునే ఒక గ్యాస్ అనుకుందాం దీనిని హీటర్లో 65 5 డిగ్రీల సెల్సియస్ వద్ద మరియు 4 14 ఇంటూ 10 టూ ది పవర్ 6 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ దగ్గరగా 41 36 బార్ ప్రెజర్ వద్ద హీట్ చేయాలి కాబట్టి ఈ కేసు లో మీరు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు మరియు హీటర్ నుండి బయటకు వెళ్లే గ్యాస్ యొక్క స్పెసిఫిక్ వాల్యూమ్ ఏమిటో క్యాలిక్యులేట్ చేయాలి అలాగే ఈ సందర్భంలో గ్యాస్ అనేది నైట్రోజన్ మరియు హైడ్రోజన్ గ్యాస్ అయితే అప్పుడు నైట్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఏమిటి మరియు యూనివర్సల్ గ్యాస్ కాన్స్టాంట్ ఏమిటో ఇక్కడ కన్సిడర్ చేసే ఈ కన్సిస్టెన్సీ యొక్క యూనిట్ కోసం ఇవ్వబడుతుంది మరియు ఈ సందర్భంలో ఐడియల్ గ్యాస్ లా ప్రకారం వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ఎక్స్ ప్రెస్ చేయబడుతుంది మరియు ఈ వేల్యూ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తరువాత మనము ఈ వేల్యూ ని నిమిషానికి 66 05 లీటర్ గా పొందవచ్చు కాబట్టి హీటర్ నుండి బయటకు వచ్చే గ్యాస్ యొక్క వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు నిమిషానికి 66 05 లీటర్ అవుతుంది మరియు ఈ కేసు లో స్పెసిఫిక్ వాల్యూమ్ ఎంత ఉంటుంది స్పెసిఫిక్ వాల్యూమ్ ని మనము ఆ గ్యాస్ యొక్క వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు పర్ మాస్ ఫ్లో రేటు ద్వారా క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఈ వేల్యూ ను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది మనకు డైరెక్ట్ గా ఇస్తుంది లేదా ఐడియల్ గ్యాస్ లా యొక్క ఈ ఈక్వేషన్ నుండి మనము V డాట్ డివైడెడ్ బై n డాట్ చేస్తే అది స్పెసిఫిక్ వాల్యూమ్ అవుతుంది కాబట్టి ఇది RT బై P అవుతుంది కాబట్టి మనము ఆ RT బై P వేల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనము దానిని మోల్ కు మీటర్ క్యూబ్ గా పొందవచ్చు మరియు మనము దానిని మాస్ గా కన్వెర్ట్ చేయాలి అనుకుంటే మనము దానిని విభజించాలి లేదా మనము దానిని మోల్స్ బై మాలిక్యులర్ వెయిట్ ద్వారా మల్టిప్లై చేయాలి అప్పుడు మనము కిలో కు మీటర్ క్యూబ్ గా పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మనము ఈ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ను పొందవచ్చు కాబట్టి ఇది ఆ గ్యాసెస్ సిస్టమ్ కు సంబంధించినది ఇక్కడ మనము దాని ఐడియల్ గ్యాస్ లా నుండి వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ను క్యాలిక్యులేట్ చేయాలి మనము కంప్రెస్ చేయలేని వాటర్ లేదా ఇతర ఫ్లూయిడ్ మాదిరిగా ఇన్ కంప్రెస్సిబుల్ గా ఉన్న ఫ్లూయిడ్ ని కలిగి ఉంటే అక్కడ మనము క్యాలిక్యులేట్ చేయడానికి వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ను చూస్తాము మనము దానిని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ మాస్ ఫ్లో రేటు ను తెలుసుకోవాలి మరియు ఆ మాస్ ఫ్లో రేటు ను దాని డెన్సిటీ తో డివైడ్ చేస్తే మనకు అక్కడ వాల్యూమిట్రిక్ ఫ్లో రేటును పొందవచ్చు ఈ సందర్భంలో మరొక ఉదాహరణ కంపోనెంట్ A యొక్క మాలిక్యులర్ వెయిట్ 32 04 గా ఇవ్వండి మరియు ఈ కంపోనెంట్ B యొక్క మాలిక్యులర్ వెయిట్ 46 07 ఈ రెండింటి మిక్చర్ ఒక సర్క్యులర్ పైపు ద్వారా 5 మీటర్ పర్ సెకండ్ ఫ్లో రేటుతో ఫ్లో అవుతుందని అనుకుందాం ఇప్పుడు మిక్చర్ A యొక్క 40 శాతం వెయిట్ మరియు B యొక్క 60 శాతం వెయిట్ ని కలిగి ఉంది ఈ సందర్భంలో మిక్చర్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మీకు 0 80 గా ఇవ్వబడుతుంది ఇప్పుడు పైపు లోపలి డయామీటర్ 0 05 మీటర్ అయితే అప్పుడు మిక్చర్ యొక్క ఫ్లో రేటు సెకనుకు కిలోలు లేదా సెకనుకు కిలోమోల్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాస్ ఫ్లో రేటు దాని డెన్సిటీ ను వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు తో గుణించడం ద్వారా పొందబడుతుంది కాబట్టి ఇక్కడ మనకు వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు ఇవ్వబడింది అయితే ఈ వాల్యూమెట్రిక్ ఫ్లో రేటు నుండి మనము డెన్సిటీ తో మల్టిప్లై ద్వారా ఈ మాస్ ఫ్లో రేటు ను పొందవచ్చు కాబట్టి మీరు దీన్ని ఇక్కడ నుండి ఇక్కడ క్యాలిక్యులేట్ చేయవచ్చు r మనకు ఇక్కడ 0 80 నుండి 1000 వరకు ఇవ్వబడింది ఇది రో v ఇక్కడ సెకనుకు మీటర్ ఇవ్వబడింది మిక్చర్ ఫ్లో రేటు సెకనుకు 5 మీటర్లు మరియు క్రాస్ సెక్షనల్ ఏరియా మనకు ఇవ్వబడుతుంది దీని నుండి మనము ఈ మాస్ ఫ్లో రేటు ను సెకనుకు 7 854 కిలోలుగా పొందవచ్చు కాబట్టి కంపోనెంట్ A యొక్క మోలార్ ఫ్లో రేటు అప్పుడు కంపోనెంట్ A యొక్క మొదటి మాస్ ఫ్లో రేటు ఏమిటో క్యాలిక్యులేట్ చేయవచ్చు మీ కంపోనెంట్ అనేది ఈ కంపోనెంట్ A కి 40 ఉన్నందున మనము ఈ మాస్ ఫ్లో రేటును దాని కాంపొజిషన్ తో మల్టిప్లై చేయవచ్చు అంటే ఇక్కడ మాస్ ఫ్రాక్షన్ లేదా మోల్ ఫ్రాక్షన్ అయితే మీరు ఈ ఫ్రాక్షన్ ద్వారా దానిని మల్టిప్లై చేయాలి అప్పుడు ఇది ఇక్కడ 0 40 ఇంటూ 7 854 గా వస్తుంది కాబట్టి ఇది మాస్ అవుతుంది మీరు మాస్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ మాస్ ఫ్లో రేటు గా చెప్పవచ్చు అప్పుడు మనము యూనిట్ టైమ్ కి కంపోనెంట్ A యొక్క టోటల్ అమౌంట్ ని పొందుతాము కాబట్టి ఇది ఈ కంపోనెంట్ A యొక్క సెకనుకు కిలో గా వస్తుంది మరియు మనము దానిని దాని మాలిక్యులర్ వెయిట్ తో విభజిస్తే సెకనుకు మోల్ ఎలా ఉండాలో మనము ఇక్కడ పొందవచ్చు ఇక్కడ సెకనుకు కిలోమోల్గా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది అదేవిధంగా కంపోనెంట్ B యొక్క మోలార్ ఫ్లో రేటు మనము క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సెకనుకు 0 102 మోల్గా పొందవచ్చు ఇప్పుడు టోటల్ మోలార్ ఫ్లో రేటు ఇక్కడ ఈ రెండు కంపోనెంట్స్ ప్రకారం 0 098 0 10 పొందవచ్చు కాబట్టి ఇది సెకనుకు 0 2 కిలోమోల్గా వస్తుంది తరువాత ఆ మొమెంటం రేటు ను కన్సిడర్ చేసుకుందాం ఒక ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం వాస్తవానికి ఇంపెటస్ లేదా మూవింగ్ ఆబ్జెక్ట్ ద్వారా పొందిన ఎనర్జీ అని చెప్పగలరు ఆబ్జెక్ట్స్ యొక్క మాస్ ని దాని వెలాసిటీ తో మల్టిప్లై చేయడం ద్వారా ఇది డిఫైన్ చేయబడుతుంది కాబట్టి మొమెంటం వెలాసిటీ ఇంటూ మాస్ గా డిఫైన్ చేయబడుతుంది మరియు మొమెంటం ఫ్లో బేసిక్ గా మాస్ ఫ్లో ఇంటూ మొమెంటం బై మాస్ ఇప్పుడు ఎక్స్టర్నల్ ఎనర్జీ సాధారణంగా సిస్టమ్ యొక్క ఈ వెలాసిటీ ని మార్చడానికి కారణమవుతుంది ఒక ఆబ్జెక్ట్ యొక్క మొమెంటం యొక్క రేటు చేంజ్ దాని మొమెంటం ని పొందడానికి అప్లై చేసే రిజల్టెంట్ ఫోర్సెస్ కు డైరెక్ట్లీ ప్రోపోర్షనల్ గా ఉంటుంది మరియు అది అప్లై చేసే రిజల్టెంట్ ఫోర్సెస్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి ఈ మొమెంటం యొక్క చేంజ్ ని బట్టి ఈ ఫోర్స్ ని మనం ఎక్స్ప్రెస్ చేయవచ్చు కాబట్టి ఈ F అనేది ఇక్కడ ఈ ఈక్వేషన్ ని డెనోట్ చేస్తుంది లేదా ఆ మొమెంటం ఆధారంగా ఈ ఈక్వేషన్ ద్వారా డిఫైన్ చేయబడుతుంది కాబట్టి F అనేది డెల్టా mv బై డెల్టా t కి సమానం దీని అర్థం ఏమిటి యూనిట్ టైమ్ ఉంటే ఈ అప్లై చేసే ఫోర్స్ ఆధారంగా ఎంత మొమెంటం చేంజ్ అవుతుంది కాబట్టి ఇది యూనిట్ టైమ్ కి మొమెంటం చేంజ్ అని పిలువబడుతుంది ఇది వాస్తవానికి సిస్టమ్ కు అప్లై చేసే ఎక్స్టర్నల్ ఫోర్స్ కు సమానం మరో పదం మనము ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ కు ఎనర్జీ బ్యాలెన్స్ ఈక్వేషన్ సమయంలో ఉంటుందని చూస్తాము ఇది సాధారణంగా ఆ మొమెంటం ఫ్లక్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఇది యూనిట్ ఏరియా కి ఫ్లో అయ్యే మొమెంటం యొక్క చేంజ్ రేటు గా డిఫైన్ చేయబడింది కాబట్టి ఇది J మొమెంటం గా డెనోట్ చేయబడింది ఇది మొమెంటం రేటు పర్ క్రాస్ సెక్షనల్ ఏరియా కు సమానం కాబట్టి స్లైడ్లో ఇక్కడ ఇచ్చిన విధంగా ఈ మాథెమెటికల్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయవచ్చు JmomentumMomentum rateCross sectional area1Addt డెన్సిటీ r తో ఫ్లూయిడ్ ఉంటే అది వెలాసిటీ v వద్ద ఫ్లో అవుతుంటే అప్పుడు మనము rho ఇంటూ v స్క్వేర్ ద్వారా ఈ మొమెంటం ఫ్లక్స్ ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు మరియు దాని యొక్క యూనిట్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా గా ఉంటుంది లేదా మనము దీనిని యూనిట్ ఆఫ్ ప్రెజర్ లేదా స్ట్రెస్ గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఇది బేసిక్ గా ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి యూనిట్ ఏరియా కి ఫోర్స్ ప్రెజర్ లేదా స్ట్రెస్ అని చెప్పవచ్చు కాబట్టి ప్రెజర్ లేదా స్ట్రెస్ కోసం యూనిట్ ఏమిటి అది మొమెంటం ఫ్లక్స్ యొక్క యూనిట్ అవుతుంది ఇప్పుడు ప్రెజర్ అనుబంధ మొమెంటం ఫ్లక్స్ ఐసోట్రోపిక్ మోషన్ కోసం స్థానికంగా ఉండే మొమెంటం ఫ్లక్స్ సర్ఫేస్ ఓరియెంటేషన్ నుండి ఇన్ డిపెండెంట్ గా ఉంటుంది మరియు ఇది ఎల్లప్పుడూ సర్ఫేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది తరువాత హీట్ ట్రాన్స్ఫర్ రేటు ఎలా ఎక్స్ప్రెస్ చేయవచ్చో డిస్కస్ చేసాము హీట్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి వాస్తవానికి అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్ వంటి ఇతర కెమికల్ ఇంజనీరింగ్ విషయాలలో మనము లోతుగా నేర్చుకుంటాము కాబట్టి బేసిక్ గా ఆ హీట్ అనేది థర్మల్ ఎనర్జీ యొక్క ఫ్లో ఇది థర్మల్ నాన్ ఈక్విలిబ్రియం ద్వారా నడపబడుతుంది మరియు హీట్ ఫ్లో యొక్క రేటు ఏమిటంటే సాధారణంగా అంటే సాధారణంగా వాట్స్లో కొలుస్తారు లేదా మనకు సెకనుకు జూల్స్ అని చెప్పగలిగే కొన్ని మెటీరియల్స్ లో యూనిట్ టైమ్ కి ట్రాన్స్ఫర్ చేయబడిన హీట్ మొత్తం కండెక్షన్ కన్వెక్షన్ మరియు రేడియేషన్ వంటి ఈ హీట్ ట్రాన్స్ఫర్ రేటు ను ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి ఏ విధమైన మెకానిజమ్ అయినా టెంపరేచర్ గ్రేడియంట్ ప్రకారం టెంపరేచర్ ట్రాన్స్పోర్ట్ రేటు ఎక్స్ప్రెస్ చేయబడుతుంది లేదా ఆబ్జెక్ట్ యొక్క ఈ రెండు పాయింట్ల యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ ఆధారంగా హీట్ ట్రాన్స్ఫర్ చేయబడుతుందని మీరు చెప్పవచ్చు కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ రేటు బేసిక్ గా టెంపరేచర్ డిఫరెన్స్ కి ప్రొపోర్షనల్ గా ఉంటుంది అలాగే ఇది సర్ఫేస్ ఏరియా పై ఆధారపడి ఉంటుంది దీని ద్వారా హీట్ అక్కడ పర్పెండిక్యులర్ గా ఫ్లో అవుతుంది కాబట్టి కండెక్షన్ వంటి మెకానిజమ్ ఉందని మనము కన్సిడర్ చేసుకున్నట్లైతే అందువల్ల కండెక్షన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ రేటు రిప్రజెంట్ చేయబడుతుంది ఇది యూనిట్ లెంగ్త్ కు టెంపరేచర్ యొక్క వేరియేషన్ మరియు ఇది హీట్ ని ట్రాన్స్ఫర్ చేసే ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా ని బట్టి ఉంటుంది కాబట్టి సాధారణంగా కండెక్షన్ ద్వారా హీట్ ఫ్లో రేటు అనేది మైనస్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ ఇంటూ ఏరియా అఫ్ ది బాడీ మరియు మెటీరియల్ యొక్క లెంగ్త్ కు టెంపరేచర్ యొక్క వేరియేషన్ కి సమానంగా ఉంటుంది కాబట్టి ఫోరియర్ ఇచ్చిన ఈ మాథెమటికల్ ఎక్స్ప్రెషన్ కాబట్టి దీనిని ఫోరియర్ లా అని పిలుస్తారు కాబట్టి మాథెమటికల్ గా కండెక్షన్ ద్వారా హీట్ ఫ్లో రేటు O˙ KATL Q డాట్ యూనిట్ టైమ్ కి హీట్ ట్రాన్స్ఫర్ K థర్మల్ కండక్టివిటీ A అనేది యెమిట్టింగ్ బాడీ యొక్క ఏరియా ఇది ఈ హీట్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది L యొక్క మెటీరియల్ యొక్క లెంగ్త్ మరియు డెల్టా టి రెండు పాయింట్ల మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ దీని ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం ఒక హౌస్ యొక్క వాల్ 10 మీటర్ల వైడ్ మరియు 5 మీటర్ల హైట్ 0 5 మీటర్ల థిక్ బ్రిక్ తో తయారు చేయబడింది దాని థర్మల్ కండక్టివిటీ K K అంటే మీటర్ K కి 0 6 వాట్లకు సమానం మరియు వాల్ లోపలి టెంపరేచర్ 25 డిగ్రీల సెల్సియస్ మరియు బయట 5 డిగ్రీల సెల్సియస్ ఇప్పుడు ఈ సందర్భంలో హీట్ ఫ్లక్స్ కనుగొనండి ఇప్పుడు టెంపరేచర్ యొక్క డిఫరెన్స్ డెల్టా T కాబట్టి ఈ T యూనిట్ ఎల్లప్పుడూ కెల్విన్ పరంగా ఉంటుంది కాబట్టి మనము దానిని ఇక్కడ సెల్సియస్ నుండి కెల్విన్కు మార్చాలి మరియు ఇది డిఫరెన్స్ కనుక మనము 25 5 అని చెప్పవచ్చు కాబట్టి ఇది 20 డిగ్రీల సెల్సియస్ అవుతుంది అప్పుడు అది వాస్తవానికి 293 K ఇప్పుడు హీట్ ఫ్లో ఇవ్వబడింది ఫోరియర్ లా ప్రకారం ఇక్కడ ఫార్ములా ద్వారా అంటే O˙ KATL ఇక్కడ K అనేది మెటీరియల్ యొక్క థర్మల్ కండక్టివిటీ A అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా L అనేది ఆబ్జెక్ట్ యొక్క లెంగ్త్ లేదా మీకు తెలుసు ఇక్కడ ఈ కేసు లో వాల్ యొక్క విడ్త్ కన్సిడర్ చేయాలి మరియు డెల్టా T వాల్ సైడ్స్ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్ ఇప్పుడు ఈ హీట్ కండక్టివిటీ కోఎఫీసియంట్ ఏరియా లెంగ్త్ మరియు లోపల మరియు వెలుపల మధ్య టెంపరేచర్ యొక్క డిఫరెన్సెస్ ను సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఈ హీట్ ఫ్లో ని పొందవచ్చు అంటే యూనిట్ ఏరియా కి హీట్ ట్రాన్స్ఫర్ రేటు ఇక్కడ మైనస్ 17580 వాట్ కు సమానంగా ఉంటుంది ఇప్పుడు హీట్ చేసిన వాటర్ ని తీసుకెళ్లడానికి 25 మిల్లీమీటర్ల డయామీటర్ కలిగిన పివిసి పైపు యూనిట్ లెంగ్త్ వంటి మరొక ఉదాహరణ చేద్దాం పైపు యొక్క ఎక్స్టర్నల్ సర్ఫేస్ అనేది థర్మల్ కండక్టివిటీ K ను కలిగి ఉంటుంది ఇది మీటరు K కి 0 19 వాట్స్ ఇది 2 మిల్లీమీటర్ల థిక్ గా ఉంటుంది ఈ సందర్భంలో ఎక్స్టర్నల్ సర్ఫేస్ టెంపరేచర్ 75 డిగ్రీల సెల్సియస్ మరియు చుట్టుపక్కల 25 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్నప్పుడు పైపు పై హీట్ ఫ్లో ని మనము కనుగొనాలి కాబట్టి ఈ సందర్భంలో మొదట మనము టెంపరేచర్ డిఫరెన్స్ ఏమిటో క్యాలిక్యులేట్ చేయాలి అంటే డెల్టా T అనేది Ti మైనస్ T0 కి సమానమని మనకు తెలుస్తుంది Ti బేసికల్ గా ఎక్స్టర్నల్ సర్ఫేస్ వద్ద టెంపరేచర్ మరియు T0 చుట్టుపక్కల టెంపరేచర్ 50 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది అది 323 K కి సమానం ఇప్పుడు మనకు తెలిసినట్లుగా ఫోరియర్ లా ద్వారా హీట్ ఫ్లో రేటు ఫార్ములా ఇవ్వబడుతుంది మనము ఆ వాల్యూస్ ను సబ్స్టిట్యూట్ చేస్తే మనము Q డాట్ పొందవచ్చు సబ్స్టిట్యూట్ చేసి మరియు క్యాలిక్యులేట్ చేసిన తరువాత A అనేది మైనస్ 37 వాట్ అవుతుంది కాబట్టి ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఆధారంగా మనము చెప్పగలిగేది హీట్ ట్రాన్స్ఫర్ ఫ్లక్స్ లేదా హీట్ ఫ్లక్స్ ఇప్పుడు హీట్ ట్రాన్స్ఫర్ రేటు లేదా కన్వెక్షన్ రేటు ఆధారంగా యూనిట్ ఏరియా ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి దానికి వెళ్ళే ముందు వాస్తవానికి కన్వెక్షన్ ఏమిటి బేసికల్ గా కన్వెక్షన్ అనేది గ్యాసెస్ మరియు ఫ్లూయిడ్స్ వంటి లిక్విడ్స్ లో మాలిక్యూల్స్ యొక్క బల్క్ మూవ్మెంట్ మరియు ఫ్లూయిడ్ యొక్క మోషన్ కారణంగా జరిగిన బల్క్ హీట్ ట్రాన్స్ఫర్ బేసికల్ గా కన్వెక్షన్ అనేది గ్యాసెస్ మరియు ఫ్లూయిడ్స్ వంటి లిక్విడ్స్ లో మాలిక్యూల్స్ యొక్క బల్క్ మూవ్మెంట్ ద్వారా జరిగే హీట్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ ఇది సహజంగా లేదా ఫోర్స్డ్ గా ఉండవచ్చు ఇది ఫ్లూయిడ్ యొక్క కొంత పోర్షన్ ని ట్రాన్స్ఫర్ చేస్తుంది ఇక్కడ ఈ స్లైడ్లో 2 ఫిగర్ లు ఇక్కడ చూపించబడ్డాయి ఒకటి హాట్ సర్ఫేస్ పై ఎయిర్ ఫ్లో ఫోర్స్డ్ కన్వెక్షన్ ద్వారా ఈ ప్లేట్ నుండి హీట్ ట్రాన్స్ఫర్ అవుతోంది లేదా హాట్ ఎగ్ ఉంటే మరియు ఆ హాట్ ఎగ్ యొక్క సర్ఫేస్ పై కోల్డ్ ఎయిర్ కన్వెక్షన్ ద్వారా ఆ హీట్ ఎలా కన్విక్ట్ అవుతుందని మీరు ఎలా చెప్పగలరు ఈ హాట్ బాడీ నుండి ఎగ్ ఆ కోల్డ్ సరౌండింగ్ కు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఇది ఫోర్స్డ్ కన్వెక్షన్ గా పరిగణించబడుతుంది అయితే సహజ కన్వెక్షన్ లో ఏ ఎక్స్టర్నల్ ఫోర్స్ ద్వారా ఫ్లో ఉండదు అలాంటప్పుడు ఇది సహజ కన్వెక్షన్ గా పరిగణించబడే అట్మోస్ఫియర్ కి ట్రాన్స్ఫర్ అవుతుందని మీరు తప్పనిసరిగా చూస్తారు ఇప్పుడు అదే విధంగా కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ యొక్క రేటు రెండు లొకేషన్స్ మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ పై ఆధారపడి ఉంటుందని మనము చెప్పవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో ఒక లొకేషన్ హీట్ సర్ఫేస్ లో ఉంటుంది మరియు మరొకటి ఫ్లూయిడ్ లో ఉంటుంది దీని ద్వారా హీట్ ని కన్వెక్టివ్ మోడ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు మరియు ఈ లా ని న్యూటన్ యొక్క హీటింగ్ లేదా కూలింగ్ లా అని పిలుస్తారు మరియు దాని ప్రకారం రేటు యొక్క కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ QconvhA ఇక్కడ Q డాట్ కన్వెక్టివ్ అనేది బేసికల్ గా హీట్ ట్రాన్స్ఫర్ రేటు మరియు A బేసికల్ గా హీట్ ట్రాన్స్ఫర్ ఏరియా దీని ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది మరియు h ఇక్కడ ఈ సందర్భంలో మరొక కోఎఫీసియంట్ దీనిని హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ అంటారు మరియు ఈ కోఎఫీసియంట్ ని కన్వెక్టివ్ కోఎఫీసియంట్ అని పిలుస్తారు ఇది Ts బేసికల్ గా సర్ఫేస్ టెంపరేచర్ దీని నుండి హీట్ ట్రాన్స్ఫర్ చేయబడుతుంది లేదా సరౌండింగ్ నుండి ఆబ్జెక్ట్ ద్వారా హీట్ ని పొందుతుంది మరియు Tf అనేది సర్ఫేస్ నుండి దూరంగా ఉన్న బల్క్ ఫ్లూయిడ్ టెంపరేచర్ ఇక్కడ హీట్ యొక్క కన్వెక్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఈక్వేషన్ ప్రకారం కన్వెక్టివ్ హీట్ ట్రాన్స్ఫర్ రేటు ఏమిటో మనము సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో ఈ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ ఫ్లూయిడ్ యొక్క ఫ్లో రేటు వంటి డిఫెరెంట్ పారామీటర్స్ పై ఆధారపడి ఉంటుంది కొన్నిసార్లు ఆ ఫ్లూయిడ్ ఆ కండ్యూట్ ద్వారా ఫ్లో అయినపుడు దాని యొక్క డయామీటర్ కండ్యూట్ యొక్క లెంగ్త్ ఫై కూడా ఆధారపడి ఉంటుంది ఆ హీట్ ఫ్లో అయ్యే కండ్యూట్ యొక్క మెటీరియల్ ప్రాపర్టీస్ మరియు ఇది ఫ్లూయిడ్ యొక్క విస్కోసిటీ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ పై ఎఫెక్ట్ చూపే అనేక పారామీటర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ లో మరిన్ని వివరాలలో ఆ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ పొందుతారు మరియు అక్కడ ఈ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు డిఫెరెంట్ కోర్ రిలేషన్స్ లభిస్తాయి మీరు ఈ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ మరియు ఆ హీట్ ని ట్రాన్స్ఫర్ చేసిన లేదా దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేయబడిన సర్ఫేస్ ఏరియా ని పొందిన తర్వాత మరియు టెంపరేచర్ డిఫరెన్స్ మనకు తెలిస్తే ఈ న్యూటన్స్ లా యొక్క హీటింగ్ లేదా కూలింగ్ ప్రకారం కన్వెక్టీవ్ హీట్ ట్రాన్స్ఫర్ రేటు ఏమిటో మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చేద్దాం ఒక హాట్ గ్యాస్ ఒక మెటల్ పైపు ద్వారా ఫ్లో అవుతుందని అనుకుందాం ఆ సందర్భంలో మెటల్ పైపు అక్కడ ఇన్సులేట్ చేయబడదు మరియు దాని డయామీటర్ 8 సెంటీ మీటర్లు మరియు దానిని 175 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచారు ఆ సమయంలో ఆ పర్టిక్యులర్ టెంపరేచర్ వద్ద ఈ హాట్ గ్యాస్ పైపు ద్వారా ఫ్లో అవుతుంది ఇప్పుడు పైపు వెలుపల 25 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద కోల్డ్ ఎయిర్ ఫ్లో అవుతుంది దీని కారణంగా మెటల్ పైపు సర్ఫేస్ నుండి హీట్ అనేది కన్వెక్షన్ ద్వారా పోతుంది ఇప్పుడు పైపు యొక్క అవుట్లెట్ సర్ఫేస్ లేదా వెలుపలి సర్ఫేస్ వద్ద కన్వెక్టీవ్ హీట్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ మీటర్ స్క్వేర్ K కి 2 5 వాట్ ఇది మనకు ఇవ్వబడింది ఇప్పుడు ఈ కండిషన్ లో మీరు కన్వెక్టీవ్ హీట్ ట్రాన్స్ఫర్ ద్వారా యూనిట్ లెంగ్త్ కు హీట్ ట్రాన్స్పోర్ట్ రేటు ఏమిటో క్యాలిక్యులేట్ చేయాలి మరియు ఈ సందర్భంలో మీరు పైపు వాల్స్ యొక్క థర్మల్ రెసిస్టెన్స్ ను నెగ్లెక్ట్ చేయవచ్చు కాబట్టి న్యూటన్స్ యొక్క హీటింగ్ లేదా కూలింగ్ లా ప్రకారం ఈ కన్వెక్టీవ్ మోడ్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ రేటును ఈ విధంగా డిఫైన్ చేయవచ్చు QconvhA ఇక్కడ h మనకు ఇవ్వబడింది ఇది ఇక్కడ 2 6 మరియు A అంటే సర్ఫేస్ ఏరియా దీని ద్వారా హీట్ ఫ్లో అవుతుంది ఇక్కడ పైపు యొక్క సర్ఫేస్ ఏరియా pi d ఇంటూ L గా ఉంటుంది కాబట్టి ఇది మనకు 3 14 అవుతుంది d అనేది 0 08 మీటర్లు మరియు లెంగ్త్ 1 మీటర్ అది మనకు ఇవ్వబడింది మరియు Ts ఇక్కడ లోపల హాట్ గ్యాస్ టెంపరేచర్ 175 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది పైపు యొక్క సర్ఫేస్ కూడా అదే టెంపరేచర్ 175 డిగ్రీల సెల్సియస్ కలిగి ఉంటుందని మనము అస్స్యూమ్ చేసుకున్నాము మరియు ఈ సందర్భంలో అప్పుడు కెల్విన్ యూనిట్లో ఇది 175 273 అవుతుంది అదేవిధంగా ఈ పైపు యొక్క బయట టెంపరేచర్ ఏమిటి మన ప్రాబ్లం ప్రకారం ఇది 25 డిగ్రీల సెల్సియస్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీరు దానిని కెల్విన్ యూనిట్గా మార్చాలి కాబట్టి చివరకు మనము ఈ వేల్యూ ను సబ్స్టిట్యూట్ చేస్తే మరియు క్యాలిక్యులేషన్ తర్వాత ఆ వేల్యూ తొంభై ఎనిమిది వాట్ల వలన వస్తుందని మీరు చూస్తారు కాబట్టి ఇది 25 డిగ్రీల బయట టెంపరేచర్ కు 175 సెల్సియస్ యొక్క ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఆధారం గా మరియు ఈ పైపు యొక్క డయామీటర్ ప్రకారం సర్ఫేస్ ఏరియా ఆధారంగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇది మన కన్వెక్టీవ్ హీట్ ట్రాన్స్ఫర్ రేట్ అలాగే మనము రేడియేషన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ రేటును క్యాలిక్యులేట్ చేయవచ్చు మెటల్స్ ను ఓపెన్ అట్మోస్ఫియర్ లో ఉంచితేహీట్ ట్రాన్స్ఫర్ అనేది కండెక్షన్ ద్వారా మాత్రమే కాకుండాకన్వెక్షన్ ద్వారా మాత్రమే కాకుండా ప్రసారం చేయబడుతుందని మీరు చూస్తారు రేడియేషన్ ఆధారంగా హీట్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో రేడియేషన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ వాస్తవానికి ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ రూపంలో జరుగుతుంది ప్రధానంగా ఇన్ఫ్రారెడ్ రీజియన్ లో మరియు ఒక బాడీ ఎమిట్ చేసే రేడియేషన్ వాస్తవానికి అక్కడ కంపోజ్ చేసే మాలిక్యూల్స్ యొక్క థర్మల్ అజిటేషన్ గా ఉంటుంది రేడియేషన్ హీట్ ట్రాన్స్ఫర్ ని బ్లాక్ బాడీ కి రిఫరెన్స్ గా డిస్క్రైబ్ చేయవచ్చు బ్లాక్ బాడీ బేసిక్ గా సర్ఫేస్ పై పడే అన్ని రేడియేషన్ల ను అబ్సర్బ్ చేసే బాడీ అని డిఫైన్ చేయబడింది బాడీ అన్ని రేడియేషన్ల ను అబ్సర్బ్ చేస్తే అప్పుడు ఆ బాడీ బ్లాక్ బాడీ గా పరిగణించబడుతుంది కాబట్టి మనము రేడియేషన్ రేటును క్యాలిక్యులేట్ చేయబోతునప్పుడల్లా మీరు ఈ బ్లాక్ బాడీ ని రెఫెర్ చేయాలి ఎందుకంటే రేడియేషన్ బేసిక్ గా ఈ బ్లాక్ బాడీ రేటు నుండి రిఫరెన్స్ రేటు కాబట్టి ఈ సందర్భంలో ఐడియల్ బ్లాక్ బాడీ నుండి యూనిట్ టైమ్ కి రేడియేషన్ ఎనర్జీ అనేది ఫోర్త్ పవర్ ఆఫ్ ది అబ్సొల్యూట్ టెంపరేచర్ కి ప్రోపోర్షనల్ గా ఉంటుంది మరియు స్టీఫన్ బోల్ట్జ్మాన్ లా ప్రకారం q σ T4 A ఇక్కడ కూడా ఈ హీట్ ట్రాన్స్ఫర్ రేటు ఈ హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడే సర్ఫేస్ ఏరియా పై ఆధారపడి ఉంటుంది మరియు ఈ రేడియేషన్ అక్కడ సర్ఫేస్ టెంపరేచర్ పై ఆధారపడి ఉంటుంది ఈ సందర్భంలో ప్రోపోర్షనాలిటీ కాన్స్టాంట్ ఇక్కడ సిగ్మా గా వస్తున్నట్లు మీరు చూస్తారు ఈ సిగ్మా ను స్టెఫాన్ బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ అని పిలుస్తారు మరియు దాని వేల్యూ 5 6703 ఇంటూ 10 టూ ది మైనస్ 8 వాట్ పర్ మీటర్ స్క్వేర్డ్ కెల్విన్ టూ ది పవర్ 4 T అనేది అబ్సొల్యూట్ టెంపరేచర్ వాస్తవానికి మీరు ఇక్కడ ఉపయోగించలేనిది డిగ్రీ సెల్సియస్ లేదా ఫారెన్హీట్ యూనిట్ మీరు దీనిని కెల్విన్లో ఇక్కడ అబ్సొల్యూట్ టెంపరేచర్ గా పరిగణించాలి మరియు A అనేది ఆ హీట్ ని ట్రాన్స్ఫర్ చేసే ఏమిటింగ్ బాడీ యొక్క ఏరియా ఇప్పుడు సన్ యొక్క సర్ఫేస్ నుండి హీట్ రేడియేషన్ ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం సన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ 5778 కెల్విన్ మరియు సన్ ని బ్లాక్ బాడీ గా పరిగణించవచ్చని మనకు తెలిస్తే యూనిట్ ఏరియా కి రేడియేషన్ ఎనర్జీ ని ఇక్కడ ఇలా ఎక్స్ప్రెస్ చేయవచ్చు qA σ T4 ఇప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం అప్పుడు సన్ నుండి వెలువడే హీట్ మొత్తం ఎంత ఉండాలి కాబట్టి సన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ 5778 K అని మనకు తెలుసు కాబట్టి మీరు ఈ టెంపరేచర్ T కోసం ఇక్కడ నేరుగా ఈ టెంపరేచర్ ను సబ్స్టిట్యూట్ చేయవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనకు q బై A ఉంటుంది అని సిగ్మా ఇంటూ T టూ ది పవర్ 4 కి సమానం అని వ్రాయవచ్చు q బై A ఎందుకు మనం వాస్తవానికి సర్ఫేస్ ఏరియా క్యాలిక్యులేట్ చేయలేము కాని ఇక్కడ మనం ఏమి చెప్పగలం సన్ నుండి హీట్ ఫ్లో ని ప్రసరింప చేస్తుంది కాబట్టి ఇక్కడ సన్ యొక్క యూనిట్ క్రాస్ సెక్షన్ క్షమించండి యూనిట్ సర్ఫేస్ ఏరియా ద్వారా రేడియేషన్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ రేటు అది 5 6703 ఇంటూ 10 టూ ది పవర్ మైనస్ 8 కి సమానంగా ఉంటుంది ఇది బేసిక్ గా స్టీఫన్ బోల్ట్జ్మాన్ కాన్స్టాంట్ గా ఉంటుంది టెంపరేచర్ ఇది 5778 కెల్విన్ అప్పుడు ఈ ఈక్వేషన్ ప్రకారం ఇది ఇక్కడ పవర్ 4 గా ఉంటుంది చివరగా క్యాలిక్యులేషన్ తరువాత ఇది మీటర్ స్క్వేర్ కి 6 32 ఇంటూ 10 టూ ది పవర్ 7 వాట్ గా వస్తోంది కాబట్టి సన్ యొక్క యూనిట్ సర్ఫేస్ ఏరియా కి ఎంత హీట్ ని ప్రసరింప చేస్తున్నారు మీరు చెప్పగల ఉదాహరణ ఇది ఈ ఐడియల్ బ్లాక్ బాడీ లు కాకుండా ఇతర ఆబ్జెక్ట్ ల కోసం దీనిని గ్రే బాడీస్ అని పిలుస్తారు ఇప్పుడు స్టెఫాన్ బోల్ట్జ్మాన్ లా ని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఆ q ε σ T4 A ఇక్కడ ఒక ముఖ్యమైన పారామీటర్ ఎప్సిలాన్ ఈ ఎప్సిలాన్ బేసిక్ గా ఒక కోఎఫీసియంట్ దీనిని అడ్జస్ట్మెంట్ కోఎఫీసియంట్ అని పిలుస్తారు లేదా దీనిని ఆ ఆబ్జెక్ట్ యొక్క ఎమిసివిటీ కోఎఫీసియంట్ అంటారు ఇక్కడ ఆ హీట్ ని ట్రాన్స్ఫర్ చేసే ఆబ్జెక్ట్స్ ఐడియల్ బ్లాక్ బాడీ లు కాదు కాబట్టి ఐడియల్ బ్లాక్ బాడీ లు కాకుండా రేడియేషన్ ద్వారా టోటల్ హీట్ ట్రాన్స్ఫర్ రేటు అది ఆ బ్లాక్ బాడీ యొక్క హీట్ రేడియేషన్ రేటు లో కొంత ఫ్రాక్షన్ అని చెప్పగలను అందువల్లపరిగణించవలసిన యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా కి ఈ హీట్ ట్రాన్స్ఫర్ రేటు ను ట్రాన్స్ఫర్ చేస్తున్నందున రేడియేషన్ ద్వారా ఫ్లక్స్ ను ఈ స్టీఫన్ బోల్ట్జ్మాన్ లా ఆధారంగా ఎప్సిలాన్ ఇంటూ సిగ్మా ఇంటూ T టూ ది పవర్ 4 గా పరిగణించవచ్చు గ్రే బాడీ కి ఇన్సిడెంట్ రేడియేషన్ దీనిని రేడియేషన్ అని కూడా పిలుస్తారు పార్షియల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది మరియు ఆ సందర్భంలో అబ్సర్బ్ చేయబడుతుంది లేదా ట్రాన్స్మిట్ చేయబడుతుంది ఇప్పుడు ఎమిసివిటీ కోఎఫీసియంట్ మనకు 0 నుండి 1 వరకు ఉంటుంది ఆ హీట్ ని బ్లాక్ బాడీస్ తో పోల్చితే ఆ హీట్ యొక్క కొంత ఫ్రాక్షన్ రేడియేట్ అవుతుంది అందుకే ఈ ఎమిసివిటీ కోఎఫీసియంట్ అనేది మెటీరియల్ యొక్క టైపు మరియు సర్ఫేస్ టెంపరేచర్ ని బట్టి ఉంటుంది నెట్ రేడియేషన్ లాస్ రేటును వాస్తవంగా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి హీట్ గా ఉన్న ఒక ఆబ్జెక్ట్ దాని కూలర్ సరౌండింగ్స్ కు ఎనర్జీ ని రేడియేట్ చేస్తుందని మనకు మీకు తెలిస్తే నెట్ రేడియేషన్ లాస్ రేటు గా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది q ε σ Ah ఈ సందర్భంలో మీరు తెలుసుకోవాలి ఈ రెండు బాడీ ల టెంపరేచర్ ఒకటి హీట్ బాడీ మరొకటి కోల్డ్ బాడీ కాబట్టి ఆ టెంపరేచర్ డిఫరెన్స్ ఆధారంగా అక్కడ రేడియేషన్ లేదా హీట్ ట్రాన్స్ఫర్ రేటు డిఫరెన్స్ ఎలా ఉండాలి కాబట్టి మనము ఈ టెంపరేచర్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఈ సందర్భంలో Th అనేది హాట్ బాడీ అబ్సొల్యూట్ టెంపరేచర్ మరియు Tc ని కోల్డ్ సరౌండింగ్స్ అబ్సొల్యూట్ టెంపరేచర్ అని పిలుస్తారు మరియు Ah అనేది హాట్ ఆబ్జెక్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా కి సమానం దీని ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం 0 01 మీటర్ల డయామీటర్ కలిగిన హాట్ ఐరన్ బాల్ ని 25 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఓపెన్ అట్మోస్ఫియర్ లో ఉంచారని అనుకుందాం ఐరన్ బాల్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ 75 డిగ్రీల సెల్సియస్ అయితే రేడియేషన్ ద్వారా హీట్ లాస్ రేటు ఎంత ఐరన్ మెటీరియల్ యొక్క ఎమిసివిటీ ఇక్కడ 0 81 ఇవ్వబడింది కాబట్టి దాని ప్రకారం అక్కడ హాట్ బాడీ అబ్సొల్యూట్ టెంపరేచర్ ఏమిటో మీరు మొదట కనుగొనాలి కాబట్టి ఇది 348 కెల్విన్ అవుతుంది అయితే కోల్డ్ సరౌండింగ్స్ అబ్సొల్యూట్ టెంపరేచర్ 298 కెల్విన్ మరియు హాట్ ఆబ్జెక్ట్ యొక్క ఏరియా కేవలం పై డి స్క్వేర్ కాబట్టి ఇది pi ఇంటూ 0 01 హోల్ స్క్వేర్ అవుతుందని మనము చెప్పగలం కాబట్టి ఆ స్పెరికల్ ఆబ్జెక్ట్ మనకు తెలుసు కాబట్టి మీరు ఈ సర్ఫేస్ ఏరియా ని ఇక్కడ pi d స్క్వేర్గా కలిగి ఉండాలి కాబట్టి చివరకు ఈ టెంపరేచర్ డిఫరెన్స్ ఆధారంగా హీట్ ఫ్లో రేటు ఏమిటో మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు అది 0 98 వాట్ అవుతుంది ఇప్పుడు ఆ డిఫ్యూషన్ ను పరిశీలిద్దాం డిఫ్యూషన్ అనేది ముఖ్యమైన కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లలో ఒకటి దీని ఆధారంగా ఇంటర్ఫేస్ ద్వారా ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ ఉంటుందని మీరు చెప్పగలరు కాబట్టి ఆ సందర్భంలో ఈ డిఫ్యూషన్ బేసిక్ గా డిఫరెంట్ లొకేషన్స్ యొక్క కాన్సంట్రేషన్ డిఫరెన్సెస్ పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో డిఫ్యూషన్ హయ్యర్ కాన్సంట్రేషన్ ఉన్న ఏరియా నుండి లోయర్ కాన్సంట్రేషన్ ఉన్న ఏరియా కి ఏదైనా నెట్ మూవ్మెంట్ గా పరిగణించబడుతుంది మరియు ఈ లా ని ఫిక్స్ లా Fick's law యొక్క డిఫ్యూషన్ అని పిలుస్తారు ఫిక్స్ యొక్క డిఫ్యూషన్ లా ప్రకారంవిధంగా డిఫ్యూషన్ ను మాథెమెటికల్ గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు J ను ఫ్లక్స్ అని పిలుస్తారు అంటే యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా కి యూనిట్ టైమ్ కి ఎంత మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ చేయబడతాయి ఇక్కడ D ని డిఫ్యూజన్ కోఎఫీసియంట్ అంటారు మరియు C ను కాన్సంట్రేషన్ మరియు x ను డిఫ్యూజన్ పాత్ అంటారు ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది ఎందుకంటే ఇక్కడ కాన్సంట్రేషన్ వాస్తవానికి ఇక్కడ హయ్యర్ కాన్సంట్రేషన్ మరియు లోయర్ కాన్సంట్రేషన్ గా పరిగణించబడుతుంది అయితే డిఫ్యూజన్ ప్రాసెస్ వాస్తవానికి ఫైనల్ మైనస్ ఇనీషియల్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఫైనల్ బేసిక్ గా లోయర్ కాన్సంట్రేషన్ మరియు ఇనీషియల్ కాన్సంట్రేషన్ అనేది హయ్యర్ కాన్సంట్రేషన్ కాబట్టి ఫైనల్ మైనస్ ఇనీషియల్ నెగటివ్ గా ఉండాలి అందుకే ఇక్కడ మీరు డిఫ్యూజన్ ని హయ్యర్ కాన్సంట్రేషన్ నుండి నెగటివ్ డైరెక్షన్ లో లోయర్ కాన్సంట్రేషన్ వరకు ఉంటుందని పరిగణించాలి కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఈ ఫ్లక్స్ ఈ ఫిక్స్ లాFick's law ద్వారా డిఫైన్ చేయబడుతుంది కాబట్టి స్టడీ స్టేట్ డిఫ్యూజన్ యొక్క టైమ్ నుండి డిఫ్యూజన్ యొక్క రేటు ఇన్ డిపెండెంట్ గా ఉంటుంది ఫ్లక్స్ అనేది కాన్సంట్రేషన్ గ్రేడియంట్ కు ప్రోపోర్షనల్ గా ఉంటుంది ఇక్కడ మనకు C1 మరియు C2 అనే రెండు కాన్సంట్రేషన్స్ ఉంటే C2 మైనస్ C1 ను నెగటివ్ గా పరిగణిస్తారు మరియు x2 మైనస్ x1 అదే విధంగా ఇక్కడ వస్తోందని చెప్పవచ్చు కాబట్టి దీని ద్వారా dC బై dx ద్వారా అంటే ఏమిటో క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చూద్దాం 50 మిల్లీమీటర్ల డీప్ లిక్విడ్ కంటైనర్ ఇక్కడ లిక్విడ్ యొక్క కాన్సంట్రేషన్ ని కలిగి ఉంటుంది ఇక్కడ మీటర్ క్యూబ్కు 0 053 మోల్స్ 20 మిల్లీమీటర్ లెవెల్ కి మరియు 1 అట్మోస్ఫియర్ మరియు 40 డిగ్రీల సెల్సియస్ వద్ద డ్రై ఎయిర్ కి గురవుతుంది లిక్విడ్ యొక్క డిఫ్యూషన్ కోఎఫీసియంట్ సెకనుకు 0 25 సెంటీమీటర్ స్క్వేర్ ఉంటే అప్పుడు వాటర్ ఎవాపోరేషన్ రేటు మరియు ఇంటర్ఫేస్ ద్వారా ఎవాపోరేషన్ కి రెసిస్టెన్స్ ను నెగ్లెక్ట్ చేస్తుంది ఇక్కడ లిక్విడ్ కాన్సంట్రేషన్ 0 ఇది ఈ డిఫ్యూషన్ కారణంగా డ్రై ఎయిర్ కి గురవుతుంది మరియు ఈ లిక్విడ్ నుండి లిక్విడ్ అట్మోస్ఫియర్ లోకి ఎవాపోరేట్ అవుతుందని మీరు చూస్తారు మరియు వాటర్ ఎవాపోరేషన్ రేటు ఎంత ఉంటుందో మీరు తెలుసుకోవాలి ఈ ఎవాపోరేషన్ బేసిక్ గా డిఫ్యూషన్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో x2 మైనస్ x1 అనేది 50 మైనస్ 20 కి సమానం మరియు మీరు ఇక్కడ టెంపరేచర్ 313 అని చెప్పవచ్చు మరియు డిఫ్యూషన్ కోఎఫీసియంట్ మీకు ఇవ్వబడింది మరియు ఎయిర్ లిక్విడ్ ఇంటర్ఫేస్ లో లిక్విడ్ కాన్సంట్రేషన్ ను నెగ్లెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఇనీషియల్ గా ఇక్కడ కాన్సంట్రేషన్ ఉండదు కాబట్టి ఎవాపోరేషన్ మాత్రమే ఈ లిక్విడ్ కాన్సంట్రేషన్ నుండి ఎయిర్ యొక్క 0 కాన్సంట్రేషన్ వరకు మొదలవుతుంది కాబట్టి ఫిక్స్ యొక్క లా యొక్క డిఫ్యూషన్ ఈక్వేషన్ ఆధారంగా యూనిట్ ఏరియా కి డిఫ్యూషన్ రేటును క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి అది 1 33 ఇంటూ 10 టూ ది పవర్ మైనస్ 6 మోల్స్ పర్ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ కు సమానం కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ యొక్క మరొక ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏమిటంటే మాస్ ట్రాన్స్ఫర్ మాస్ ఒక ఫేజ్ లో నుండి మరొక ఫేజ్ కు ట్రాన్స్ఫర్ చేయబడుతుందని నేను ఇంతకు ముందు ఇచ్చిన ఉదాహరణ లాగా ఎయిర్ మిక్చర్ లో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ మాలిక్యూల్స్ ట్రాన్స్ఫర్ ఉందని అనుకుందాం ఈ గ్యాస్ మిక్చర్ నుండి లిక్విడ్ ఫేజ్ కు ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ అనుకుందాం కాబట్టి ఈ సందర్భంలో ఈ గ్యాస్ మరియు లిక్విడ్ యొక్క ఇంటర్ఫేస్ ఉంది గ్యాస్ ఎయిర్ మిక్చర్ యొక్క కార్బన్ డయాక్సైడ్ మరియు ఎయిర్ మరియు లిక్విడ్ లో సోడియం హైడ్రాక్సైడ్ ఉందని మనకు తెలుసు ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ అనేది లిక్విడ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ లోకి అబ్సర్బ్ అవుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఈ గ్యాసెస్ స్పేస్ నుండి సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యొక్క లిక్విడ్ ఫేజ్ కు కార్బన్ డయాక్సైడ్ యొక్క మాస్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మాస్ ట్రాన్స్ఫర్ రేటు ఎలా ఉంటుంది కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు స్పీసీస్ యొక్క టోటల్ మాస్ ట్రాన్స్ఫర్ ని పొందటానికి ఉదాహరణకు ఒక లిక్విడ్ నుండి గ్యాస్ లేదా గ్యాస్ నుండి లిక్విడ్ లోకి డిఫ్యూషన్ యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రమే కాకుండా అక్కడ కన్విక్టీవ్ కాంట్రిబ్యూషన్ ని కూడా క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని మీరు చెప్పవచ్చు ఈ రెండు టర్మ్స్ యొక్క సమ్ మొత్తం మాస్ లేదా మోలార్ యూనిట్లలో ఎక్స్ప్రెస్ చేయబడిన టోటల్ మాస్ ట్రాన్స్ఫర్ కి దారితీస్తుంది మాస్ ట్రాన్స్ఫర్ అనేది డిఫ్యూషన్ ద్వారా మరియు కన్వెక్షన్ ద్వారా సంభవించే ఆర్బిటరీ సిట్యుయేషన్ ఇప్పుడు మిక్చర్ లోపల ప్రతి పాయింట్ దగ్గర కాంపొజిషన్ మరియు వెలాసిటీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కష్టం అందువల్ల మనము కొన్ని మొత్తం మాస్ ట్రాన్స్ఫర్ ఫెనోమెనోన్స్ పరిగణనలోకి తీసుకోవాలి మరియు టోటల్ మాస్ ట్రాన్స్ఫర్ నుండి మీరు కొంత మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ ని డిఫైన్ చేయాలి మరియు దాని ఆధారంగా మీరు మాస్ ట్రాన్స్ఫర్ రేటును క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఈ గ్యాస్ ఫేజ్ మరియు గ్యాస్ ఫేజ్ యొక్క కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ఆధారంగా కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ఉంటుందని మీరు చూస్తారు ఇప్పుడు ఈ కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ఆధారంగా ఈ మాస్ ఆ ఒక ఫేజ్ నుండి మరొక ఫేజ్ కు ట్రాన్స్ఫర్ చేయబడుతుంది ఇప్పుడు ఈ మాస్ ట్రాన్స్ఫర్ కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ని మాస్ ట్రాన్స్ఫర్ కోసం డ్రైవింగ్ ఫోర్స్ అంటారు ఇప్పుడు మీ మాస్ ట్రాన్స్ఫర్ రేటు ఆ కాన్సంట్రేషన్ డిఫరెన్స్ కు ప్రోపోర్షనల్ గా ఉంటే అప్పుడు ప్రోపోర్షనాలిటీ కాన్స్టాంట్ మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ గా పరిగణించబడుతుంది ఇప్పుడు ఆ సందర్భంలో కొన్ని సిస్టమ్ యొక్క బౌండరీ లో ఒక లిక్విడ్ నుండి గ్యాస్ లోకి లేదా లిక్విడ్ నుండి మరొక లిక్విడ్ లోకి లేదా గ్యాస్ నుండి లిక్విడ్ లోకి మాస్ ట్రాన్స్ఫర్ రేటు మీరు దీనిని మాథెమటికల్ గా రిప్రజెంట్ చేయవచ్చు NA kC cAS cA¥ ఇక్కడ ఈ NA అనేది A యొక్క మోల్ ట్రాన్స్ఫర్ ఇది యూనిట్ క్రాస్ సెక్షన్ కు యూనిట్ టైమ్ kC అనేది మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ అనేది యూనిట్ టైమ్ కు లెంగ్త్ మరియు CA ఇన్ఫినిటీ అనేది A యొక్క మోలార్ కాన్సంట్రేషన్ ఇది సిస్టమ్ యొక్క బల్క్ లో వాల్యూమ్ కు మోల్స్ ఇది బౌండరీ సర్ఫేస్ నుండి చాలా దూరంలో ఉన్నది ఈ స్లయిడ్ లో ఫిగర్ లో చూపిన విధంగా మరియు CAS అనేది A యొక్క మోలార్ కాన్స్టిట్యూషన్ ఇది బౌండరీ వద్ద ఉంది కానీ ఇప్పటికీ సిస్టమ్ లో ఎక్కువ భాగం అదే వైపున ఉంది ఇక్కడ ఫిగర్ లో చూపిన విధంగా కాబట్టి ఈ విధంగా ఆ మాస్ ఎలా ట్రాన్స్ఫర్ చేయబడుతుందో మరియు ఆ మాస్ ట్రాన్స్ఫర్ రేటు ఎలా ఉంటుందో మీరు డిఫైన్ చేయవచ్చు కాబట్టి స్లైడ్లో ఇచ్చిన ఈ ఈక్వేషన్ ద్వారా మీరు మాస్ ట్రాన్స్ఫర్ రేటు ఏమిటో క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు ఒక సమయంలో A అనుకుందాం ఇక్కడ కాన్సంట్రేషన్ లిక్విడ్ కి మరియు గ్యాస్ కు మోల్ ఫ్రాక్షన్ పరంగా ఉండవచ్చు సాధారణంగా లిక్విడ్ కి ఇది XA గా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది మరియు గ్యాస్ కొరకు ఇది YA కాబట్టి XAL మరియు XAG లిక్విడ్ మరియు గ్యాస్ లో వరుసగా రెండు ఫేజ్ లలో ఒక మోల్ ఫ్రాక్షన్ ఉందని అనుకుందాం అప్పుడు మనం మోల్ ఫ్రాక్షన్ పరంగా ప్రతి ఫేజ్ కు మాస్ ట్రాన్స్ఫర్ ఈక్వేషన్స్ ను వ్రాయవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో ఒక పర్టిక్యూలర్ ఫేజ్ కోసం దాని ఇంటర్ఫేస్ కాన్సంట్రేషన్ నుండి సమూహ ఫేజ్ యొక్క కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ని మనము పరిశీలిస్తున్నాము కాబట్టి ఇక్కడ NA అనే భాగం యొక్క మోలార్ ఫ్లక్స్ ఇది యూనిట్ టైమ్ కి యూనిట్ ఏరియా కి మోల్ అవుతుంది మరియు ky ని మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ అని పిలుస్తారు మీరు గ్యాస్ ఫేజ్ ను పరిశీలిస్తుంటే అది ky అవుతుంది మీరు లిక్విడ్ ఫేజ్ ను పరిశీలిస్తుంటే అది kx అవుతుంది కాబట్టి దీనిని ఇండివిడ్యువల్ మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ మరియు YAG మైనస్ YAi అని పిలుస్తారు ఇది కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ఇక్కడ బల్క్ కాన్సంట్రేషన్ మరియు ఇంటర్ఫేస్ కాన్సంట్రేషన్ మధ్య మోల్ ఫ్రాక్షన్ డిఫరెన్స్ కాబట్టి ఒక డిఫరెన్స్ ఉంది మరియు దీనిని గ్యాస్ ఫేజ్ లో డ్రైవింగ్ ఫోర్స్ అని పిలుస్తారు ఇది మోల్ ఫ్రాక్షన్ అయితే లిక్విడ్ ఫేజ్ లో ఇది XA మైనస్ XAL అవుతుంది కాబట్టి ఇది మోల్ ఫ్రాక్షన్ పరంగా లిక్విడ్ ఫేజ్ లో కాన్సంట్రేషన్ డ్రైవింగ్ ఫోర్స్ గా ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ky మరియు kx ఇవి ఇండివిడ్యువల్ ఫేజెస్ యొక్క మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ కాబట్టి ఇంటర్ఫేస్ యొక్క రిఫరెన్స్ నుండి కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ని మాత్రమే మేము పరిశీలిస్తున్నందున దీనిని ఇండివిడ్యువల్ మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ లేదా ఫిల్మ్ మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ అని పిలుస్తారు ఇప్పుడు పైన ఉన్న ఈ k వాల్యూస్ ను ఫిల్మ్ మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ అని కూడా పిలుస్తారు మరియు అవి సాధారణంగా ఎక్స్పెరిమెంటల్ గా లేదా కొన్ని కోర్ రిలేషన్స్ ద్వారా నిర్ణయించబడతాయి ఇప్పుడు టోటల్ మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ ఆధారంగా మాస్ ట్రాన్స్ఫర్ రేటు ఈ సందర్భంలో కాన్సంట్రేషన్ డిఫరెన్స్ ని పరిగణించాలి గ్యాస్ ఫేజ్ నుండి లిక్విడ్ ఫేజ్ వరకు మీకు తెలుసు కాబట్టి ఆ సందర్భంలో టోటల్ మాస్ ట్రాన్స్ఫర్ కోఎఫీసియంట్ ఉంటుంది మరియు మాస్ ట్రాన్స్ఫర్ రేటును Ky ఇంటూ YAG z మైనస్ YA స్టార్ గా డిఫైన్ చేయాలి నిర్వచించాలి ఇక్కడ ఇది క్యాపిటల్ K అవుతుంది Y గ్యాస్ ఫేజ్ కోసం మరియు YAG అనేది మోల్ ఫ్రాక్షన్ బల్క్ రీజియన్లోని గ్యాస్ ఫేజ్ అయితే YA స్టార్ అది ఆ ఇంటర్ఫేస్లోని గ్యాసెస్ ఫేజ్ లో లేదా ఈక్విలిబ్రియం కండిషన్ అని చెప్పగలదు అదేవిధంగా లిక్విడ్ కోసం మీరు స్లైడ్లలో ఇక్కడ చూపిన విధంగా ఈ ఈక్వేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఇక్కడ XA స్టార్ మరియు YA స్టార్ గ్యాస్ ఫేజ్ తో ఈక్విలిబ్రియం లో ఉన్న లిక్విడ్ ఫేజ్ లో కాన్సంట్రేషన్ మరియు YA స్టార్ వేపర్ ఫేజ్ లేదా గ్యాసెస్ ఫేజ్ లో కాన్సంట్రేషన్ ఇది లిక్విడ్ ఫేజ్ లో ఈక్విలిబ్రియం కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ లు చాలావరకు ఆధారపడి ఉండే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రియాక్షన్ రేటును ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఒక రియాక్షన్ ఉందని అనుకుందాం లేదా రియాక్షన్ ఈ A ద్వారా రిప్రజెంట్ చేయబడింది మరియు ఈ A ప్రోడక్ట్ B ని ఇస్తుంది మరియు రియాక్షన్ యొక్క కాన్సంట్రేషన్ లో చేంజ్ లేదా ప్రోడక్ట్ ఇక్కడ టైమ్ తో మారుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఆ రియాక్షన్ యొక్క యావరేజ్ రేటు చేంజ్ యొక్క యూనిట్ టైమ్ చేంజ్ కి మోల్స్ B నెంబర్ లో చేంజ్ గా పరిగణించబడుతుంది కాబట్టి మనము ఈ ఈక్వేషన్ ని ఇలా వ్రాయవచ్చు కాబట్టి దీనిని డెల్టా t ద్వారా డెల్టాB గా పరిగణిస్తారు ఈ విధంగా కూడా ఈ గుర్తు ద్వారా మనము ఈ రియాక్షన్ రేటును రిప్రజెంట్ చేయవచ్చు రియాక్షన్స్ అనేవి టైమ్ తో మారతాయి కాబట్టి రియాక్షన్ రేటు డెల్టా t ద్వారా మైనస్ డెల్టా A కి సమానంగా ఉంటుంది ఇక్కడ మీరు రియాక్షన్ కాన్సంట్రేషన్ పరంగా కూడా ఆ రియాక్షన్ ను రిప్రజెంట్ చేయవచ్చు మనము ఈ రియాక్షన్ రేటును ఎక్స్ప్రెస్ చేసే ప్రోడక్ట్ కాన్సంట్రేషన్ మాత్రమే కాదు రియాక్షన్ కాన్సంట్రేషన్ పరంగా కూడా మనము ఆ రియాక్షన్ రేటును ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఈ సందర్భంలో చేంజ్ నెగటివ్ గా ఉంటుంది ఎందుకంటే A కన్స్యూమ్ చేయబడింది అయితే B ప్రోడక్ట్ అవుతుందని మనకు తెలుసు అందుకే ఈ రియాక్షన్ రేటు అక్కడ పాజిటివ్ గా ఉంటుంది స్లైడ్లో ఇచ్చిన ఈ రియాక్షన్ ఆధారంగా నైట్రోజన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ను ప్రొడ్యూస్ చేయడానికి నైట్రోజన్ పెంటాక్సైడ్ యొక్క డి కంపోజిషన్ రియాక్షన్ ను పరిశీలిద్దాం కాబట్టి ఈ సందర్భంలో 0 నుండి 700 సెకన్ల వరకు ఇక్కడ ఇచ్చిన రేటుతో కన్స్యూమ్ చేయబడే నైట్రోజన్ పెంటాక్సైడ్ కోసం ఇక్కడ ఇవ్వబడిన కంపోనెంట్స్ కాన్సంట్రేషన్ అయితే నైట్రోజన్ డయాక్సైడ్ ఇక్కడ ఒక రేటుతో ప్రొడ్యూస్ అవుతుంది మరియు ఈ రియాక్షన్ ఆధారంగా ప్రొడ్యూస్ అయ్యే ఆక్సిజన్ ఈ రేటు వద్ద ఇక్కడ ఉన్నట్లు మనకు తెలుసు అది లీటరుకు మోల్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడింది మనము దీనిని ఎక్స్ ప్రెస్ చేస్తే ఈ రియాక్టన్ట్ యొక్క రియాక్షన్ మరియు ప్రొడక్ట్స్ ఫ్లో రేటు అనేది ఈ కంసుంప్షన్ ఆధారంగా జరుగుతుందని మనకు తెలుసు అని చెప్పవచ్చు కాబట్టి మనము ఈ గ్రాఫ్ ద్వారా ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయవచ్చు దీనిలో x యాక్సిస్ టెంపరేచర్ మరియు y యాక్సిస్ అంటే మోల్ ఫ్రాక్షన్ లీటర్ యొక్క యూనిట్ వాల్యూమ్కు వినియోగించే మోల్ టెంపరేచర్ కు సంబంధించి ఈ ఆక్సిజన్ వాస్తవానికి ఎలా పెరుగుతుందో మీరు చూస్తారు క్షమించండి అది టెంపరేచర్ కాదు ఇది టైమ్ క్షమించండి ఇది టైమ్ ఇది సెకండ్ ఇది ఇక్కడ యూనిట్ లీటరుకు మీరు చెప్పగలిగే A లేదా B యొక్క మోల్స్ మరియు ఈ సందర్భంలో టైమ్ కి సంబంధించి ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది మరియు టైమ్ కి సంబంధించి నైట్రోజన్ డయాక్సైడ్ పెరుగుతుంది అయితే ఈ నైట్రోజన్ పెంటాక్సైడ్ టైమ్ కి సంబంధించి తగ్గుతోంది ఎందుకంటే నైట్రోజన్ డయాక్సైడ్ మరియు ఆక్సిజన్ మీకు ఇవ్వడానికి నైట్రోజన్ డయాక్సైడ్ కన్స్యూమ్ చేసుకుంటుంది కాబట్టి గ్రాఫ్ నుండి 300 నుండి 400 సెకన్ల మధ్య ఈ ఈక్వేషన్ ద్వారా ఆక్సిజన్ రేటును ఎక్స్ప్రెస్ చేయవచ్చు మరియు నైట్రోజన్ డయాక్సైడ్ రేటు ను ఈ ఈక్వేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయవచ్చు నైట్రోజన్ పెంటాక్సైడ్ రేటు దీని ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది ఈక్వేషన్ మరియు రేట్లు పోల్చడానికి స్టైకోమెట్రీ ని తప్పక లెక్కించాలి ఇక్కడ ఈ సందర్భంలో ఆక్సిజన్ రేటును ఈ ఈక్వేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయవచ్చు స్లైడ్లో ఇచ్చిన ఈ ఈక్వేషన్ ద్వారా నైట్రోజన్ డయాక్సైడ్ రేటు ను ఎక్స్ప్రెస్ చేయవచ్చు మరియు కన్స్యూమ్ చేసే నైట్రోజన్ పెంటాక్సైడ్ రేటును ఈ ఈక్వేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఇప్పుడు సాధారణంగా రియాక్షన్ కోసం మీరు ఈ aA bB ను ఎక్స్ప్రెస్ చేయవచ్చు అది మీకు cC మరియు dD ని ఇస్తుంది సాధారణ రియాక్షన్ ఈక్వేషన్ ఆధారంగా మీరు రేటును కూడా ఎక్స్ప్రెస్ చేయవచ్చు లేదా మీరు ఈ స్టైకోమెట్రీ ఆధారంగా రేటును పోల్చవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో ఈ రేటు డెల్టా A ద్వారా డెల్టా A ద్వారా మైనస్ 1 గా ఉంటుంది ఇది స్లైడ్లలో ఇవ్వబడిన ఇతర భాగాలకు సమానంగా ఉంటుంది కాబట్టి ఈ సాధారణ ఈక్వేషన్ ఆధారంగా ఈ స్టైకోమెట్రీ కో ఎఫిషియంట్ ఆధారంగా రియాక్షన్ రేటు ఎలా ఉండాలో మీరు ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఇప్పుడు రేటు లా మరియు రియాక్షన్ ఆర్డర్ ఏమిటి రియాక్షన్ రేటు లా ఎక్స్ప్రెషన్ వాస్తవానికి రియాక్టన్ట్ యొక్క రియాక్షన్ కాన్సంట్రేషన్ రేటును సూచిస్తుంది ఇప్పుడు ప్రతి కాన్సంట్రేషన్ ఎక్సపోనెంట్ వంటి ఆర్డర్తో ఎక్స్ప్రెస్ చేయబడుతుంది మరియు దీని కోసం స్లైడ్లలో ఇక్కడ చూపిన సాధారణ రియాక్షన్ కోసం మనము చెప్పగలం అప్పుడు aA bB యొక్క ఈ రియాక్షన్ కు రేటు ఇక్కడ ఎక్స్ప్రెస్ చేయబడుతుంది ఇది మీకు cC ప్లస్ dD ఇస్తుంది ఈ ఈక్వేషన్ ఆధారంగా మీరు రియాక్షన్ రేటును ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఇక్కడ మూడవ బ్రాకెట్లో మనము ఈ A మరియు B లను వ్రాస్తున్నాను దీని అర్థం ఈ కంపోనెంట్ A మరియు B యొక్క కాన్సంట్రేషన్ కాబట్టి రియాక్షన్ రేటు ఈ రియాక్టన్ట్ లు A మరియు B యొక్క కాన్సంట్రేషన్ పై ఆధారపడి ఉంటుంది మరియు ఆ రియాక్షన్ రేటు ఎంత ఉంటుంది ఇది A మరియు B కాన్సంట్రేషన్ లకు ప్రోపోర్షనల్ గా ఉంటుంది మరియు ఇది కొంత పవర్ లా ఈక్వేషన్ ని అనుసరిస్తుంది ఇక్కడ ఈ సందర్భంలో ఇది k ఇంటూ A టూ ది పవర్ x ఇంటూ B టూ ది పవర్ y గా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది ఇక్కడ x మరియు y అనేది సాధారణంగా ఎక్స్పరిమెంట్ నుండి నిర్ణయించబడిన రియాక్టెంట్ ఆర్డర్లు మరియు k ను రియాక్షన్ రేట్ కాన్స్టాంట్ అని పిలుస్తారు మరియు రియాక్షన్ యొక్క టోటల్ అనేది ఇండివిడ్యువల్ ఆర్డర్ల యొక్క సమ్ అవుతుంది ఇక్కడ మాదిరిగానే ఈ సందర్భంలో రేటు లీటర్ సెకనుకు 1 చొప్పున మోల్ ద్వారా A ఇంటూ k కి సమానంగా ఉంటుంది ఇది B టూ ది పవర్ హాఫ్ ఇంటూ C టూ ది పవర్ 2 గా అనుకుందాం అప్పుడు మొత్తం ఆర్డర్ 1 ఇక్కడ హాఫ్ 2 కు సమానంగా ఉంటుంది అంటే 3 5 అవుతుంది అప్పుడు అది 7 బై 2 లేదా సెవెన్ హాల్ఫ్ ఆర్డర్ ద్వారా కాబట్టి ఈ విధంగా రియాక్షన్ యొక్క టోటల్ ఆర్డర్ ఏమిటో మనం నిజంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఈ సందర్భంలో రేటు ఇక్కడ A టూ ది పవర్ x ఇంటూ B టూ ది పవర్ y వచ్చిందని అనుకుందాం ఈ సందర్భంలో టోటల్ ఆర్డర్ x y అవుతుంది ఇప్పుడు ఇక్కడ రేటు లా ఆర్డర్ మరియు రేటు కాన్స్టాంట్ మధ్య రిలేషన్ రేటు కాన్స్టాంట్ గా సమానంగా ఉన్నందున జీరో ఆర్డర్ రియాక్షన్ రేటు లా ప్రకారం లేదా పరిగణించబడుతుంది ఇక్కడ యూనిట్ ఇలా ఉండాలి ఇక్కడ రేటు A ఇంటూ k గా ఎక్స్ప్రెస్ చేయబడితే ఇది కంపోనెంట్ A లేదా రియాక్టెంట్ A కి సంబంధించి మొదటి ఆర్డర్గా పిలువబడుతుంది మరియు మొదటి ఆర్డర్ టోటల్ రియాక్షన్ మరియు యూనిట్ s ద్వారా 1 అవుతుంది అదేవిధంగా రేటును A స్క్వేర్ ఇంటూ k గా పరిగణించినట్లయితే ఈ సందర్భంలో ఇది A కి సంబంధించి రెండవ ఆర్డర్ మరియు ఓవర్ ఆల్ రెండవ ఆర్డర్ అవుతుంది అదేవిధంగా రేటు AB ఇంటూ k గా ఎక్స్ప్రెస్ చేయబడితే ఇక్కడ A కి సంబంధించి మొదటి ఆర్డర్ B కి సంబంధించి మొదటి ఆర్డర్ మరియు ఓవర్ ఆల్ రెండవ ఆర్డర్ అవుతుంది అదేవిధంగా రేటు A ఇంటూ B ఇంటూ C లోకి ఎక్స్ప్రెస్ చేయబడితే అది A కి సంబంధించి మొదటి ఆర్డర్ B కి సంబంధించి మొదటి ఆర్డర్ మరియు C కి సంబంధించి మొదటి ఆర్డర్ మరియు మొత్తంగా ఇది మూడవ ఆర్డర్ రియాక్షన్ అవుతుంది ఆపై స్లైడ్లో ఇచ్చిన విధంగా యూనిట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి మాస్ ఫ్లో రేట్ మొమెంటం హీట్ ట్రాన్స్ఫర్ రేట్ మాస్ ట్రాన్స్ఫర్ రేట్ మరియు రియాక్షన్ రేట్ వంటి కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ల యొక్క డిఫెరెంట్ లాస్ ను మనము డిస్కస్ చేసాము కాబట్టి ఈ రేటు ఈక్వేషన్ యొక్క బేసిక్స్ ను మీరు అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ ల గురించి మరిన్ని విషయాల గురించి మరింత అవగాహన కోసం ఇవి హీట్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ మాస్ ట్రాన్స్ఫర్ ఆపరేషన్స్ అవసరం అలాగే ఆ మొమెంటం ఈక్వేషన్ ని ఎక్స్ ప్రెస్ చేయడానికి ఎనర్జీ బ్యాలెన్సింగ్ అవసరమయ్యే ఆ ఫ్లూయిడ్ ఫ్లో ఫెనోమేనా అక్కడ మరింత అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది కాబట్టి ఈ కెమికల్ ఇంజనీరింగ్ ప్రాసెస్ గురించి మరింత వివరిస్తాను తరువాతి లెక్చర్ లో ఈ రేటు లా ఆధారంగా మెటీరియల్ బ్యాలెన్సింగ్ మరియు దాని క్యాలిక్యులేషన్స్ యొక్క ప్రిన్సిపుల్స్ ని మనము డిస్కస్ చేస్తాము కాబట్టి ఇక్కడ మీ ఫోకస్ ని ఇచ్చినందుకు థాంక్యూ